కాబట్టి ఈ సర్క్యూట్ని చూస్తే మనం వాస్తవానికి i మరియు v0 ను కనుగొనాలి కాబట్టి ఈ i మరియు v0 ను తెలుసుకోవాలి ఇది iఇది ఇక్కడ ఉంది మరియు ఈ వోల్టేజ్ v0 వాస్తవానికి ఇక్కడ ఇది గుర్తించబడింది ఇది v0 ఇది 2 Ω రెసిస్టర్ వద్ద ఉంది ఈ సర్క్యూట్ ఇవ్వబడింది ఇది సిరీస్ పారలెల్ సర్క్యూట్ మరియు ఇది కరెంట్ సోర్స్ ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ మరియు ఈ కరెంట్ 0 5 v0 కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ఈ కరెంట్ సోర్స్ వాస్తవానికి ic 0 5 v0 అని చెప్పండి కాబట్టి ఇది 0 5 v0 చూపబడింది మరియు మీరు i మరియు v0 అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ మరియు ఈ సర్క్యూట్ను పరిష్కరించాలి ఇప్పుడు మేము దీన్ని ఎలా పరిష్కరిస్తామో చూద్దాం ఇక్కడ ఇది 12Ω రెసిస్టెన్స్ మరియు ఇది 12 Ω రెసిస్టెన్స్ అవి 2Ω ఇక్కడ ఇది 10 Ω మరియు ఇక్కడ ఇది 6 Ω మరియు వోల్టేజ్ వోల్టేజ్ సోర్స్ 100 వోల్ట్ మరియు కరెంట్ సోర్స్ ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ కరెంట్ అక్కడ 0 5 v 0 ఉంది మరియు ఈ వోల్టేజ్ వాస్తవానికి v 0 ఇది 2Ω రెసిస్టర్ వద్ద ఉంటుంది ఇక్కడ 2 లూప్ లు ఉన్నాయి ఇది మేము తీసుకున్న లూప్ 1 సవ్యదిశలో ఉంది మరియు ఇది మరొక లూప్ 2 కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏమి చేయాలంటే కొంచం వేచివుండండి మీరు ఏమి చేయాలంటే దీన్ని పరిష్కరించాలి కాబట్టి మొదట మనం నోడ్ 1 వద్ద KCL ను వర్తింపచేయాలి ఒకవేళ మీరు ఇక్కడ KCL ను నోడ్ 1 వద్ద వర్తింపజేస్తే ఇది నోడ్ 1 కాబట్టి ఇక్కడ లోపలికి ప్రవేశించే కరెంట్ i ఈ కరెంట్ i మరియు నోడ్ 1 వద్ద బయటకు వెళ్లే కరెంట్స్ 2 ఉన్నాయి ఒకటి i 1 మరొకటి i 2 ఇది నోడ్ 1 కాబట్టి i i1 i2 కాబట్టినోడ్ 1 వద్ద KCL ను వర్తింపచేసిన తర్వాత i i1 i2 అవుతుంది ఇది సమీకరణం 1 ఇప్పుడు అదే విధంగా సర్క్యూట్ నుండి ఇది నోడ్ 2 కాబట్టిఇక్కడ కేవలం మీ అవగాహన కోసం ఇది ic అని చెప్పాను కాబట్టి ఇది ఒక డిపెండెంట్ సోర్స్ వాస్తవానికి కరెంట్ 0 కాబట్టి ఇక్కడ KCL ను నోడ్ 2 వద్ద వర్తింపజేస్తే ప్రాథమికంగా 2 కరెంట్లు లోపలికి ప్రవేశిస్తాయి అంటే i1 i1 ic బయటకు వెళ్లే కరెంట్ i3 అంటే ఇది i1 మరియు ఇది ic నిజానికి 0 5 v0 i3 కాబట్టి KCL ను నోడ్ 2 వద్ద వర్తింపచేస్తే కాబట్టి నేను ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను కాబట్టి ఇక్కడ చూస్తే అదే విషయాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను అది i3 i1 0 5 v0 కాబట్టి ఇది సమీకరణం 2 ఇప్పుడు మేము KVL ను లూప్ 1 లో వర్తింపజేస్తాము కాబట్టి ఇది లూప్ 1మీరు సవ్యదిశలో కదులుతుంటే కాబట్టి మొదట మీరు ఈ 100 వోల్టేజ్ సోర్స్ యొక్క నెగిటివ్ సైన్ ని ఎదుర్కొంటుంది కాబట్టి ఇది 100 అవుతుంది అప్పుడు ఇది కరెంట్ i ఈ 12Ω రెసిస్టర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి 12 i మరియు ఇక్కడ కూడా ఈ బ్రాంచ్ నుi 2 ఈ బ్రాంచ్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ప్రాథమికంగా మనం 2 i2 లేదా v0 అని వ్రాయవచ్చు కాబట్టి ఈ సందర్భంలోమనం ఏమి చేశామంటే లూప్ 1 లో 100 12 i v0 0 అని రాశాము వాస్తవానికి v0 సర్క్యూట్లోకి చూస్తే Ω's లా ప్రకారం v0 2 i2 కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v0 2 i2 కాబట్టి లూప్ 1 లో KVL అని పిలువబడే లూప్ 1 లో ఇది లూప్ 1 అని పిలుస్తారు ఇప్పుడు Ω's లా ప్రకారం కూడా v0 2 i2 ఇప్పుడు లూప్ 2 లో KVL ను వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మనం లూప్ 2 లో KVL ను వర్తింపజేస్తున్నప్పుడు అది సవ్యదిశలో కదులుతోంది కాబట్టి ఇది మొదట ఈ ఆ v0 గుర్తించబడిన సైన్ ను ఎదుర్కొంటుంది కాబట్టి మరియు 2Ω రెసిస్టెన్స్ వద్ద వోల్టేజ్ v0 కాబట్టి ఈ సైన్ మొదట ఉంది అది v0 దాని నుండి 10 i1 ఉంటుంది అప్పుడు ఇది 6 i3 అవుతుంది ఎందుకంటే ఈ బ్రాంచ్ ద్వారా ప్రవహించే కరెంట్ i3 0 కాబట్టి దీనికి వస్తే ఇది v0 10 i1 6 i3 0 కాబట్టి ఇది సమీకరణం 5 ఇప్పుడు సమీకరణం 4 నుండి అంటే ఈ సమీకరణం నుండి v0 2 i2 అయిన ఈ సమీకరణం నుండి దీనిని సమీకరణం 3 మరియు సమీకరణం 5 లో ప్రతిక్షేపించండి అంటే ఇక్కడ సమీకరణం 3 లో v0 2 i2 మరియు అదేవిధంగా ఇక్కడ సమీకరణం 5 లో కూడా v0 2 i2 ను ప్రతిక్షేపించండి అలా చేస్తే 12 i 2 i2 100 ఇది సమీకరణం 6 మరియు మరొకటి 2 i2 10 i1 6 i3 0 ఇది సమీకరణం 7 ను పొందుతారు ఇప్పుడు మనకు v0 2 i2 కాబట్టి v0 2i2 ను సమీకరణం 2 లో ప్రతిక్షేపించండి అంటే ఇది సమీకరణం 2 ఇది సమీకరణం 2 కాబట్టి ఈ సమీకరణం 2 లో v0 2 i2 ను ప్రతిక్షేపించండి అలా చేస్తే మీరు i3 i1 0 5 v0 మరియు v0 2 i2 ను పొందుతారు కాబట్టి ఇది చివరకు i3 i1 i2 ఇది సమీకరణం 8 అవుతుంది ఇప్పుడు 1 మరియు 8 సమీకరణం నుండి i3 i ను పొందుతాను ఎందుకంటే i1 i2 వాస్తవానికి i సమీకరణం 1 ను తనిఖీ చేసే ముందు చూశాము కాబట్టి i1 i2 i కాబట్టి i3 i ఇది కూడా నేను సమీకరణం 9 గా గుర్తించాను కాబట్టి సమీకరణం 7 1 మరియు 9 మనకు లభించాయి ఈ విషయాలన్నింటినీ ప్రతిక్షేపించండి ఇది చాలా సులభమైన విషయం నేను దీన్ని పునరావృతం చేయటం లేదు కేవలం 7 1 మరియు 9 సమీకరణం నుండి ఈ విషయాలన్నింటినీ ప్రతిక్షేపించండి 2 i2 10 6 i 0 పొందుతారు దీనిని సరళీకృతం చేస్తే 2 i2 వాస్తవానికి 83 i 16 i 12 i2 కాబట్టి 2 i2 83 i పొందుతారు కాబట్టి వాస్తవానికి v0 2 i2 అందుకే నేను i2 4 3i వ్రాయలేదు నేను కేవలం 2 i2 83i రాసాను ఇది సమీకరణం 10 ఇప్పుడు మనకు లభించిన సమీకరణాలు 6 మరియు 10 పరిష్కరిస్తే మనం 2 i2 83i పొందుతాము కాబట్టి సమీకరణం 6 మరియు 10 సమీకరణాన్ని పరిష్కరించండి దయచేసి దీన్ని చేయండి ఇది చాలా సరళమైన విషయం కాబట్టి కేవలం 2 సరళ సమీకరణాలను పరిష్కరిస్తే i 75 11 ఆంపియర్ లభిస్తుంది మరియు i2 100 11 ఆంపియర్ వస్తుంది మరియు v0 2 i2 కాబట్టి 2 వాస్తవానికి మరియు 2 i2 కాబట్టి i2 విలువ 100 11 అని తెలుసు కాబట్టి ఇది 2 100 11 వోల్ట్ సుమారు 18 18 వోల్ట్ కాబట్టి ఇది i అంటే ఇది 75 11 ఆంపియర్ మరియు v0 సుమారు 18 18 వోల్ట్ ఇది సమాధానం తరువాత మరొక ఉదాహరణ తీసుకోండి కాబట్టిమీరు అన్ని రకాల న్యూమెరికల్స్ ను బాగా తెలుసుకొని ఉండాలి కాబట్టి రెండవది ఏమిటంటే మరొకటి ఏమిటంటే చిత్రం 2 25 లో చూపిన సర్క్యూట్లో కరెంట్ మరియు వోల్టేజ్ ని కనుగొనండి కాబట్టి ఇక్కడ డిపెండెంట్ సోర్స్ లేదు 2 ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి ఒకటి 5 వోల్ట్ ఒకటి 3 వోల్ట్ మరియు 2 లూప్స్ ఉన్నాయి అవి సవ్యదిశలో తీసుకున్నాను మరియు 2Ω రెసిస్టెన్స్ లో వోల్టేజ్ v1 4 Ω వద్ద ఇది v3 8 Ω వద్ద ఇది v2 మీరు సర్క్యూట్లో ని కరెంట్ మరియు వోల్టేజ్ ని తెలుసుకోవాలి అంటే i1 ను కనుగొనాలి ఈ బ్రాంచ్ ద్వారా ప్రవహించే కరెంట్ i1 ఇది ఇక్కడ i2 ఉంది మరియు ఇక్కడ ఇది i3 v1 v3 మరియు v2 కూడా సర్క్యూట్ నుండి సులభంగా తెలుసుకొనవచ్చు v1 2 i1 v3 4 i3 మరియు v 2 8 i2 ఎందుకంటే ప్రతిచోటా కరెంట్ రెసిస్టెన్స్ యొక్క పాజిటివ్ పొలారిటీ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి Ω's లా నుండి సైన్ ఉంది అది మేము ఇంతకుముందు చర్చించాము మరియు 2 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి ఇది 5 వోల్ట్ మరియు ఇక్కడ 3 వోల్ట్ కూడా ఈ విధంగా గుర్తించబడింది ఇప్పుడు KCL మరియు KVL ను వర్తింప చేయాలి కాబట్టి మొదట KCL ను నోడ్ a వద్ద వర్తించండి ఇది నా నోడ్ a ఇది నా నోడ్ a కాబట్టి నేను రంగు సిరా ద్వారా మళ్ళీ గుర్తించడం లేదు కానీ ఇది సర్క్యూట్ నుండి నోడ్ a కాబట్టి KCL ను వర్తింపజేస్తే ఇక్కడ KCL ను వర్తించండి నోడ్ a వద్ద లోపలికి ప్రవేశించే కరెంట్ i1 మరియు బయటకు వెళ్లే కరెంట్స్ i2 మరియు i3 కాబట్టి KCL ను నోడ్ a వద్ద వర్తింపచేస్తే i1 i2 i3 కాబట్టి i1 i2 i3 ఇది సమీకరణం 1 ఇప్పుడు KVL ను లూప్ 1 లో వర్తింపజేస్తే లూప్ 1 లో KVL ను వర్తించండి కాబట్టి మొదట మీరు 5 వోల్ట్ డిసి సోర్స్ యొక్క టెర్మినల్ ను ఎదుర్కొంటారు కాబట్టి ఇది 5 ఉంటుంది ఇక్కడ అది మళ్ళీ టెర్మినల్ ను ఎదుర్కొంటుంది కాబట్టి 5 ఇక్కడ ఇది v 1 మరియు ఇక్కడ మళ్ళీ నేను సవ్యదిశలో కదిలేటప్పుడు అనేది మొదటి టెర్మినల్ కాబట్టి v 2 కాబట్టి 5 v1 v2 0 కాబట్టిఈ KVL ను లూప్ 1 లో వర్తింపజేస్తే 5 v1 v2 0 అవుతుంది ఇది లూప్ 1 ఇప్పుడు మరియు లూప్ 2 లో ఇప్పుడు ఇక్కడ ఇది లూప్ 2 లో ఉంది ఇప్పుడు లూప్ 2 కి వస్తే లూప్ 2 కి వస్తే మీరు సవ్యదిశలో కదులుతున్నారు కాబట్టి మొదట నేను ఈ v 2 ను తరువాత v3 ఆపై 3 0 తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మొదట టెర్మినల్ ను ఎదుర్కొంటుంది ఎందుకంటే సవ్యదిశలో కదులుతూ పొలారిటీ మొదట తరువాత మళ్ళీ మొదట పొలారిటీ అంటే v 2 v 3 3 0 అవుతుంది ఇది లూప్ 2 లో ఉంది కాబట్టి ఇది v 2 v 3 3 0 ఇది సమీకరణం 3 ఇప్పుడు Ω's లా ప్రకారంv1 2 i1 అని నేను ఇంతకు ముందు చెప్పాను ఎందుకంటే ప్రతిచోటా కరెంట్స్ పాజిటివ్ పొలారిటీ లోకి ప్రవేశిస్తాయి కాబట్టి v1 2 i1 v 2 8 i2 మరియు v3 4 i3 కాబట్టి అవి నేను కలిపి రాసాను అవి v 1 2 i1 v 2 8 i2 మరియు v 3 4 i3 ఈ అన్నింటి కలయికనే సమీకరణం 4 అంటాము ఇప్పుడుv1 2 i1 v 2 8 i2 ను సమీకరణం 2 లో ప్రతిక్షేపించండి అంటే ఈ సమీకరణాన్ని సమీకరణం 2 లో ప్రతిక్షేపించండి చేస్తే 2 i1 8 i2 5ను పొందుతారు ఇది సమీకరణం 5 కాబట్టి కొంచెం సరళీకృతం చేయండి కాబట్టి ప్రతిదీ సరళీకృతం చేస్తుంటే ఇది చాలా సమయం తెలుసుకుంటుంది కాబట్టి అదేవిధంగా మీరు v2 8 i2 మరియు v3 4 i3 ను సమీకరణం 3 లోప్రతిక్షేపించండి అంటే ఈ సమీకరణం లో v2 విలువ మరియు v3 విలువ లను ప్రతిక్షేపించండి ఈ సమీకరణం 3 లో ప్రతిక్షేపించండి 8 i2 4 i3 3 0 పొందుతారు లేదా ఇంకో విధంగా రాయాలంటే 4 i3 8 i2 3 ఇది సమీకరణం 6 కాబట్టి 5 మరియు 1 సమీకరణం నుండి పరిష్కరించండి కాబట్టి సమీకరణం 5 మరియు సమీకరణం 1 ఇది సమీకరణం 1 సమీకరణం 5 ని చూస్తే సమీకరణం 5 లో i1 కొరకు సమీకరణం 1 లో i1 i2 i3 కాబట్టి ఇక్కడ ఉన్న సందర్భంలో అంటే i1 i2 i3 మనం ఈ సమీకరణంలో ప్రతిక్షేపించండి కాబట్టి సమీకరణం 5 లో మనం i1 i2 i3 అని ప్రతిక్షేపించండి కాబట్టి ఇది 2 i1 8 i2 5 కానీ ఇక్కడ i1 i2 i3 ను ఉంచాము కాబట్టి 2 i2 i3 8 i2 5 లేదా 10 i2 సరళీకృతం చేసిన తరువాత 10 i2 ఎందుకంటే 2 i2 8 i2 విలువ 10 i2 కాబట్టి 10 i2 2 i3 5 ఇది సమీకరణం 7 అదేవిధంగా 6 మరియు 7 సమీకరణం లో ప్రతిక్షేపించండి మరియు దీన్ని చేయండి 10 20 i2 8 i2 3 ను పొందుతారు కాబట్టి సమీకరణం 6 కి వెళితే ఈ సమీకరణం నుండి 4 i3 8 i2 3 కాబట్టి కేవలం ఒకదాని తరువాత ఒకటి ప్రతిక్షేపించండి కాబట్టి 6 మరియు 7 సమీకరణం పరిష్కరిస్తే అది 10 20 i2 8 i2 3 అవుతుంది దీనిని పరిష్కరిస్తే i2 1 4 ఆంపియర్ అవుతుంది మరియు i2 1 4 ను సమీకరణం 7 లో ప్రతిక్షేపిస్తే 10 14 2 i3 5 లభిస్తుంది పరిష్కరించిన తరువాత i3 1 25 ఆంపియర్ అవుతుంది సమీకరణం 1 నుండి i1 i2 i3 మనకు తెలుసు కాబట్టి 14 1 25 1 5 ఆంపియర్ అవుతుంది కాబట్టి v1 2 i1 అంటే 2 1 5 3 వోల్ట్ V2 8 i2 అని ఇప్పటికే మనం చూశాము కాబట్టి 8 14 2 వోల్ట్ మరియు v3 4 i3 కాబట్టి 4 1 25 కాబట్టి అంటే 5 వోల్ట్ కాబట్టి v1 v2 v3 విలువలు మనకు వచ్చాయి మరియు అదేవిధంగా మనకు i1 i2 మరియు i3 వచ్చాయి కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వీటిని వేర్వేరు పద్ధతులు అని పిలుస్తారు తరువాత ఈ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి మరికొన్ని విభిన్న పద్ధతులను కనుగొంటాము కాబట్టి డిపెండెంట్ సోర్స్ ఇండిపెండెంట్ సోర్స్ కాబట్టి ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు సులభంగా ఉంటాయి తదుపరిది సిరీస్ రెసిస్టర్లు మరియు వోల్టేజ్ డివిజన్ మొదట మనం సిరీస్ రెసిస్టర్ల కలయికను పరిశీలిస్తాము ఆపై మనం పారలెల్ చూస్తాము కాబట్టి సిరీస్ రెసిస్టర్లు మరియు వోల్టేజ్ డివిజన్ కాబట్టి ప్రాథమికంగా దీనిని సిరీస్ రెసిస్టర్ మరియు ఈ రకమైన సర్క్యూట్ ను మేము వోల్టేజ్ డివైడర్ అని పిలుస్తాము తరువాత ఎలా వస్తాయి కాబట్టి సర్క్యూట్ విశ్లేషణలో వాస్తవానికి అది వాస్తవానికి మనం తరచుగా సంభవించే రెసిస్టర్ను సిరీస్లో లేదా పార్లల్ లో మిళితం చేయాలి కాబట్టి మేము సర్క్యూట్ను సరళీకృతం చేయాలి అందుకే ఈ సాధారణ విశ్లేషణలన్నింటినీ మనం చేయాలి కాబట్టి ఈ ఉపన్యాసంలో మేము రెసిస్టర్ యొక్క సిరీస్ కనెక్షన్ గురించి చర్చిస్తాము కాబట్టి ఇప్పుడు మేము ఈ సర్క్యూట్ను పరిశీలిస్తాము ఈ సర్క్యూట్ను పరిగణించండి ఇది సాధారణ సర్క్యూట్ అక్కడ 2 రెసిస్టర్లు R1 మరియు R2 ఉన్నాయి అవి సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి వాటి వద్ద వోల్టేజ్ అది v 1 మరియు v 2 మరియు వాటి పొలారిటీ గుర్తించబడింది మరియు ఈ సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ i మరియు ఇది టెర్మినల్ a మరియు b ఈ 2 టెర్మినల్స్ ఇవ్వబడ్డాయి మరియు ఈ టెర్మినల్ వద్ద ఇవి సిరీస్ లో అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఒకటి వోల్టేజ్ సోర్స్ v మరియు పొలారిటీ మరియు గుర్తించబడింది కాబట్టి ఇది 2 రెసిస్టర్లు కలిగిన సింగిల్ లూప్ సర్క్యూట్ సిరీస్లో ఉన్నాయి మరియు ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఈ సందర్భంలో KVL ను వర్తింపజేయండి కాబట్టి మొదట Ω's లా ని వర్తింపజేస్తే Ω's లా నుండి v 1 i R1 మరియు v 2 i R2 కాబట్టి v 1 i R1 మరియు v 2 i R2 ఇప్పుడు KVL ను వర్తింపచేస్తే మీరు సవ్యదిశలో వర్తింపచేయండి ఇది సవ్యదిశలో వర్తింపచేయండి కాబట్టి ఈ సందర్భంలో అది మొదట టెర్మినల్ ను ఎదుర్కుంటుంది కాబట్టి ఇది v ఉంటుంది అప్పుడు సవ్యదిశలో కదులుతుంటే ఇది ఇక్కడ టెర్మినల్ R1 ను ఎదుర్కొంటుంది మరియు టెర్మినల్ R2 ను ఎదుర్కొంటుంది కాబట్టి v v1 v2 0 కాబట్టి దాన్ని శుభ్రం చేయనివ్వండి కాబట్టి కొంచెం వేచివుండండి కాబట్టి ఈ సందర్భంలో కాబట్టి ఈ సందర్భంలో ఇది v v1 v2 0 లేదా v v 1 v 2 కాబట్టి v1 iR1 మరియు ఇక్కడ అది v 2 i R2 ఇది సమీకరణం 20 కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించండి అప్పుడు v అది iR1 iR2 వస్తుంది కాబట్టి చివరికి ఇది v i R1 R2 అంటే సమీకరణం 2 22 ఎందుకంటే ఇది చాప్టర్ 2 అందుకే 2 22 కానీ నేను 21 22 చేస్తాను మీకు అర్ధమవుతుంది కాబట్టి i v R1 R2 కాబట్టి అంటే సమీకరణం 2 22 నుండి దీనిని v i Req అని వ్రాయవచ్చు అది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టర్లను సమానమైన రెసిస్టర్ Req ద్వారా భర్తీ చేయవచ్చని సూచిస్తుంది అంటే Req R1 R2 ఇది సమీకరణం 25 కాబట్టి చిత్రం 2 22 యొక్క సమానమైన సర్క్యూట్ ఇది చిత్రం 26 దీనికి ఇది సమానమైన సర్క్యూట్ ఇప్పుడు ఇది కాబట్టి ఇది సమానమైన సర్క్యూట్ అంటే వోల్టేజ్ సోర్స్ అదేవిధంగా ఉంటుంది మరియు R eq అనేది R1 R2 తప్ప మరొకటి కాదు మరియు దీని వద్ద వోల్టేజ్ కూడా v ఎందుకంటే మనం ఆ v1 v2 v ను చూశాము ఎందుకంటే ఇక్కడ అది సమీకరణం 21 నుండి v 1 v 2 వాస్తవానికి v అంటే సోర్స్ వోల్టేజ్ కాబట్టి ఇక్కడ కూడా ఇది వ్రాయబడింది ఆ v1 అంటే v v1 v2 అంటే మొత్తం వోల్టేజ్ కాబట్టి ఇది v మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ i కాబట్టి ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇప్పుడు ప్రతి రెసిస్టర్లో వోల్టేజ్ను కనుగొనడానికి మనం సమీకరణం 23 ని సమీకరణం 20 లో ప్రతిక్షేపించండి కాబట్టి అప్పుడు v 1 R1 R1 R2 గా మారుతుంది ఇది చాలా సులభం ఇది చాలా సులభం v1 R1 i మరియు నన్ను దీనిని శుభ్రం చేయనివ్వండి ఇక్కడ ఇక్కడ నుండి కొంచం వేచివుండండి ఇక్కడ నుండి i v Req అంటే i R eq R1 R2 అది R eq R1 R2 మరియు v1 i R1 ఎందుకంటే మనం చూసిన మొదటి సర్క్యూట్ నుండి అంటే ఇది వాస్తవానికి vR1 R2 R1 అది v 1 కు సమానం మొదట దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సర్క్యూట్కు వస్తే v1 i R1 మరియు i v R1 R2 కాబట్టి ప్రాథమికంగా ఇది R1 v R1 R2 కాబట్టిఅది మేము ఇక్కడ చేస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం v1 R1 R1 R2 v అదేవిధంగా v 2 i R2 మరియు ఇప్పుడు మనం i v R1 R2 ని చూశాము కాబట్టి v 2 R2 v R1 R2 ఈ రెండూ సమీకరణం 26 కాబట్టి ఇది వాస్తవానికి R1 R2 Req అని వ్రాయవచ్చు ఎందుకంటే ఇంతకుముందు అది Req కాబట్టి ఈ సమీకరణం v1 ను మనం R1 Req v అని రాయవచ్చు మరియు v 2 ను R2 Req v అని వ్రాయవచ్చు కాబట్టి ఈ 2 సమీకరణాలను మనం పూర్తి సమీకరణంగా వ్రాస్తున్నాము కాబట్టి ఇది 27 ఇప్పుడు N రెసిస్టర్లు సిరీస్లో ఉంటే N రెసిస్టర్లు సిరీస్లో ఉంటే R eq R1 R2 Rn అవుతుంది కాబట్టిN రెసిస్టర్లు సిరీస్లో ఉంటే R eq R1 R2 Rn k 1N Rk అవుతుంది కాబట్టి 2 26 యొక్క ఈ సర్క్యూట్ను వోల్టేజ్ డివైడర్ అంటారు ఎందుకంటే R1 వద్ద మనకు v1 R2 వద్ద మనకు v2 లభిస్తుంది మరియు Rn n వ రెసిస్టర్ వద్ద vn లభిస్తుంది కాబట్టి v v 1 v 2 vn గా ఉండాలి అది అందుతుంది కాబట్టి దీనిని వోల్టేజ్ డివైడర్ అంటారు సాధారణంగా ఒక డివైడర్ సోర్స్ వోల్టేజ్తో సిరీస్లో N రెసిస్టర్లను కలిగి ఉంటే n వ రెసిస్టర్కు ఈ విషయం యొక్క వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది మళ్ళీ ఒక vn ఉంటే అప్పుడు nth రెసిస్టర్ Rn మరియు అనేక రెసిస్టెన్స్ Rn కలిగి ఉంటేఅప్పుడు vnRnR1 R2 Rn v ఉంటుంది ఎందుకంటే కరెంట్ వాస్తవానికి ఇలాంటి సర్క్యూట్ ఉందని అనుకుందాం నేను దీనిని ఇక్కడ రాస్తాను ఇది వోల్టేజ్ సోర్స్ అని అనుకుంటాను ఇది v రెసిస్టెన్స్ R1 ఉంది రెసిస్టెన్స్ R2 ఉంది అని అనుకుందాం మరియు రెసిస్టెన్స్ Rnఉందని అనుకుందాం ఇది R1 ఇది R2 మరియు ఇది Rn మరియు సర్క్యూట్ మూసివేయబడి ఉంది దీని ద్వారా కరెంట్ i ప్రవహిస్తుందని అనుకుందాం కాబట్టి R eq అంటే i ఇక్కడ i ఇది v R1 R2 Rn గా ఉండాలి ఇది i కాబట్టి ఈ n వ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ ఇది Rn అని అనుకుందాం కాబట్టి ఇది వాస్తవానికి ఇక్కడ ఉంది దీనికి N రెసిస్టర్ మరియు Nth రెసిస్టర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఏమి చేయాలి అది క్యాపిటల్ N కాబట్టి దానిని Rn క్యాపిటల్ గా చేయండి కాబట్టి ఇది RN క్యాపిటల్ ఇది టెర్మినల్ ఇది టెర్మినల్ అని అనుకుందాం అందువల్ల దీని వద్ద వోల్టేజ్ vn అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి vn i Rn మరియు ఇక్కడ i v R1 R2 RN కాబట్టి vn RN R1 R2 RN v అవుతుంది కాబట్టి ఇక్కడ Rn నేను మొదట వ్రాశాను కాబట్టి ఇది v ఈ విషయం కాబట్టి ఈ సమీకరణం మరింత ఆ r ఆ vn ఈ Rn ని నేను ఇక్కడ వ్రాస్తున్నాను కాబట్టి ఆశాజనకంగా నేను ఇక్కడ కొంచెం మారుస్తున్నాను కానీ ఆశాజనకంగా అది అర్థమయ్యేలా ఉంది దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఇది సిరీస్ రెసిస్టర్ ఇప్పుడు మేము పారలెల్ రెసిస్టర్కు వచ్చాము మరియు కరెంట్ డివిజన్ ఇది సిరీస్ రెసిస్టర్ మరియు వోల్టేజ్ డివిజన్ మరియు పారలెల్ రెసిస్టర్లో ఇది పారలెల్ రెసిస్టర్లు మరియు కరెంట్ డివిజన్ ఇప్పుడు చిత్రం 28 లో ఈ సర్క్యూట్ను పరిగణించండి ఇక్కడ 2 రెసిస్టర్లు పారలెల్ గా అనుసంధానించబడి ఉంటాయి మరియు అందువల్ల వాటికి ఒకే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇది సాధారణ సర్క్యూట్ ఎందుకంటే ఇది వైర్ కాబట్టి ఈ రెండూ కలిపి ఉంటాయి ఎందుకంటే ఇది ఒకే నోడ్ అవుతుంది ఎందుకంటే ఈ 2 పాయింట్ల మధ్య ఏమీ లేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 2 పాయింట్ల మధ్య ఏమీ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు కాబట్టి నేను మరింత సరళీకృతం చేస్తే నేను దీన్ని ఈ సర్క్యూట్ గా చేస్తే ఇక్కడ ఏమీ లేదు అది వైర్ ఇది వైర్ మరియు ఇది వైర్ కాబట్టి ఈ సర్క్యూట్ ఇలా ఉంటే అది ఒకే నోడ్ అవుతుంది ఇది ఇలా ఉంటుంది ఇది R1 ఇది R2 ఇలా కనెక్ట్ చేయబడింది మరియు అక్కడ ఏమీ లేదు మరియు ఇది వోల్టేజ్ సోర్స్ v సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇది నోడ్ 1 మరియు ఇది నోడ్ 2 దీని ద్వారా ప్రవహించే కరెంట్ i1 మరియు దీని ద్వారా కరెంట్ i2 మరియు ఇది కరెంట్ i ఈ సర్క్యూట్ దీనికి సమానం ఎందుకంటే ఇది అన్నీ లేదా ఇది వాస్తవానికి సాధారణ పాయింట్ అంటేప్రాథమికంగా i i1 i2 ఈ నోడ్ వద్ద KCL వ్రాస్తే మరియు ఈ పాయింట్ ఇది కలిసి నోడ్ 1 ఎందుకంటే ఇది వైర్ కాబట్టి ఈ నోడ్ వద్ద వ్రాస్తే i అనేది నోడ్ 1 లోపలికి ప్రవేశించే కరెంట్ i1 మరియు i2 బయటకు వెళ్లే కరెంట్స్ అంటే i i1 i2 కాబట్టి విషయాలు అర్ధమవుతాయి సాధారణ విషయాలు అర్ధమవుతాయి కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఇప్పుడు Ω's లా కోసం V iR ను పొందుతారు ఇది పారలెల్ సర్క్యూట్ కాబట్టి దీని వద్ద వోల్టేజ్ నేను దీనిని చూపించాను దీని వద్ద వోల్టేజ్ ఇది v ఎందుకంటే అదే వోల్టేజ్ దీని వద్ద ఉంటుంది ఇప్పుడు నేను సమానమైన సర్క్యూట్ను గీస్తాను కాబట్టి v i1 R1 అదేవిధంగా v i2 R2 అవుతుంది ఎందుకంటే రెసిస్టర్ లేదు ఇతర ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఇక్కడ మరియు ఇక్కడ లేదు కాబట్టి ఈ వోల్టేజ్ v ఈ నోడ్ 2 వద్ద ఉంటుంది కాబట్టి ఇది ఒక పారలెల్ సర్క్యూట్ కాబట్టి v i1 R1 v i2 R2 కూడా ఉంటుంది అర్ధమవుతుంది నా ఉద్దేశ్యం ఏ గందరగోళం ఉండకూడదు ఎందుకంటే నేను మీకోసం మరోసారి చెప్తాను నేను అదే సర్క్యూట్ గీస్తున్నాను ఇది మరొకటి రెసిస్టెన్స్ అని అనుకుందాం మరియు ఇది ఒకటి ఇది నోడ్ 1 ఇప్పుడు గీస్తున్నాను ఇది నోడ్ 2 మరియు ఇది వోల్టేజ్ సోర్స్ నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఇది వోల్టేజ్ సోర్స్ మరియు ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఇది R1 మరియు ఇది R2 ఉంది R2 ద్వారా ప్రవహించే కరెంట్ i2 R1 ద్వారా ప్రవహించే కరెంట్ i1 మరియు ఇది i ఈ వోల్టేజ్ v కాబట్టినోడ్ 1 మరియు నోడ్ 2 వద్ద వోల్టేజ్ v కాబట్టి v i1 R1 అవుతుంది అదేవిధంగా v i2 R2 అవుతుంది ఇది R2 i2 అవుతుంది కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి Ω's లా నుండి v i1 R1 i2 R2 మనం వ్రాయగలము ఇప్పుడు నేను ఈ సమీకరణం నుండి i1 v R1 మరియు ఇక్కడ కూడా నేను i2 v R2 ను వ్రాయవచ్చు కాబట్టి KCL ను నోడ్ 1 వద్ద వర్తింపజేయండి మనం నోడ్ 1 వద్ద వర్తింప చేస్తే i i1 i2 అని చెప్పాను కాబట్టి ఇది i 1 i2 ఇప్పుడు i 1 vR1 i2 vR2 కాబట్టి ఇక్కడ i1 i2 ను ప్రతిక్షేపించండి కాబట్టి i v R1 v R2 v 1 R1 1 R2 ఇక్కడ i v R eq అంటే మేము ఏమి చేశామంటే ఇది ఒకటి కాబట్టి మేము v R eq వ్రాస్తున్నాము అంటే మనం చేస్తున్నది మనం నిజంగా 1 R eq 1 R1 1 R2 వ్రాస్తున్నాము కాబట్టి ఎందుకంటే i v R eq ను చేయాలి అది కరెంట్ i కాబట్టి 1 Req వాస్తవానికి 1 R1 1 R2 మనం నిజంగా ఏమి వ్రాస్తున్నామంటే కాబట్టి అంటే అది సమానమైనదని అది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి 1 R eq మనకు 1 R1 1 R2 ఉంది కాబట్టి Req వాస్తవానికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి Req R1 R2 R1 R2 అప్పుడు 2 రెసిస్టెన్స్ యొక్క గుణకారాన్ని 2 రెసిస్టెన్స్ల కూడిక తో భాగిస్తారు కాబట్టి R eq R1 R2 R1 R2 ఇది సమీకరణం 35 కాబట్టి సాధారణంగా N రెసిస్టర్లు పారలెల్ గా ఉంటే 1 R eq 1 R1 1 R2 1 Rn వరకు ఉంటుంది కాబట్టి దాని యొక్క పరస్పర సంక్షిప్తీకరణను తీసుకోండి ఆపై దాని యొక్క విలోమంలో ను తీసుకోండి కాబట్టి 1 R eq 1 R1 1 R2 కాబట్టి ఆ R eq ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి చిత్రం 2 29 సమానమైన సర్క్యూట్ను చూపిస్తుంది ఇది R eq R eq అంటే ఇది సమానమైన సర్క్యూట్ ఇది ప్రాథమికంగా కొంచెం వేచివుండండి ప్రాథమికంగా ఇది R eq R1 R2 R1 R2 కాబట్టి మరియు దీని వద్ద నోడ్ 1 ఇది నోడ్ 2 కాబట్టి R eq వద్ద వోల్టేజ్ v ఉంటుంది కాబట్టి v వాస్తవానికి i Req కాబట్టి v iReq అని వ్రాస్తే విషయాలు అర్ధమవుతాయి కాబట్టి కొంచం వేచివుండండి కాబట్టి v i Req అని నేను చెప్పాను ఇప్పుడు R eq R1 R2 R1 R2 అని తెలుసు మేము Req ను ఇక్కడ ప్రతిక్షేపించండి చేస్తే అంటే అది సమీకరణం 38 ఇప్పుడుసమీకరణం 38 ను సమీకరణం 31 లో ప్రతిక్షేపించండి ఇది పొందుతాము కాబట్టి I1 R2 R1 R2 i ను పొందుతాము ఎందుకంటే సమీకరణం 31 కి వెళితే ఇది తెలుసుకోండి సమీకరణం 31 కి వెళ్ళండి అంటే ఈ సమీకరణం అంటే i1 v R1 మరియు i2 v R2 కాబట్టి అక్కడకు వచ్చేటప్పుడు i 1 v R1 అంటే v R1 దీనిని తీసుకుంటే i R2 R1 R2 లభిస్తుంది అంటే ఈ సమీకరణం నుండి తీసుకుంటే v i R1 R2 R1 R2 మాత్రమే లభిస్తుంది కాబట్టి ఈ సమీకరణం నుండి మనకు అది v R1 తెలుస్తుంది అది i1 తప్ప మరొకటి కాదు ఈ సమీకరణం నుండి వ్రాస్తే అది ప్రాథమికంగా R2 R1 R2 i అదే ఈ విషయం ఇక్కడ వస్తుంది i1 R2 R1 R2 I ఈ సమీకరణం నుండి ఈ సమీకరణాన్ని R1 ద్వారా మాత్రమే భగించండి కాబట్టి v R1 R2 R1 R2 i అదేవిధంగా i2 కొరకు i2 v R2 కాబట్టి ఈ సమీకరణాన్ని R 2 తో భాగించాలి కాబట్టి ప్రాథమికంగా i2 v R2 కాబట్టి ఈ సమీకరణాన్ని R2 తో భాగించాలి R1 R1 R2 i ను పొందుతాము కాబట్టి నేరుగా i1 మరియు i2 ను పొందుతున్నాను కాబట్టి కరెంట్ డివిజన్ ఇప్పుడు దానిని పరిశీలిస్తే దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఆ సమీకరణం 39 ను చూస్తే అంటే i1 R2 R1 R2 i i2 R1 R1 R2 i రెసిస్టర్స్ ద్వారా ప్రవహించే మొత్తం కరెంట్ దాని యొక్క రెసిస్టెన్స్స్ కి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి చిత్రం 28 లో చూపిన సర్క్యూట్ను కరెంట్ డివైడర్ అంటారు కాబట్టి సర్క్యూట్ చిత్రం 28 కి వెళితే ఈ సర్క్యూట్ను వాస్తవానికి కరెంట్ డివైడర్ అంటారు కాబట్టి 31వ సమీకరణం చిన్న రెసిస్టెన్స్ ద్వారా పెద్ద కరెంట్ ప్రవహిస్తుందని అని సూచిస్తుంది ఇది అర్థమవుతుంది కాబట్టి విపరీతమైన సందర్భంలో R2 0 షార్ట్ సర్క్యూట్ అనుకుందాం చిత్రం 30 లో చూపిన విధంగా నేను మొత్తం కరెంట్ I R1 ను దాటితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది అప్పుడు R2 ప్రాథమికంగా 0 అవుతుంది అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ R eq R1 R2 R1 R2 కాబట్టి R eq 0 అవుతుంది కాబట్టి ఇది స్వచ్ఛమైన షార్ట్ సర్క్యూట్ వీటిలో R2 0 లేదా R1 వీటిలో ఒకటి షార్ట్ సర్క్యూట్ మరియు 0 కూడా షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇది స్వచ్ఛమైన షార్ట్ సర్క్యూట్